నార్టన్ సిద్ధాంతం నమస్కారం గత వారంలో మనం సూపర్పోజిషన్ మరియు థెవెనిన్ సిద్ధాంతాల గురించి చర్చించాము సర్క్యూట్ విశ్లేషణ కొరకు ఉపయోగపడే మరి కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటైన నార్టన్ సిద్ధాంతంతో ఈ వారం చర్చను కొనసాగిద్దాము గత వారంలో మనం థేవినిన్ సిద్ధాంతం గురించి చర్చించుకున్నాము ఈ థేవినిన్ సిద్ధాంతం అన్నది మొట్ట మొదటగా 1883 లో ఫ్రెంచ్ టెలిగ్రాఫ్ ఇంజనీర్ చే కనుగొనబడింది పిదప 43 సంవత్సరాల తర్వాత 1926 లో USA లోని బెల్ టెక్నికల్ టెలిఫోన్ ల్యాబ్లో లో ఇంజనీర్ గా పని చేసే EL నార్టన్ అనే అమెరికన్ ఇంజనీర్ చే నార్టన్ సిద్ధాంతం కనుగొనబడింది నార్టన్ సిద్ధాంతం రెండు టెర్మినల్స్ గల సరళమైన సర్క్యూట్ ని ఒక సమాంతర రెసిస్టెన్స్ RN కలిగిన కరెంటు సోర్స్ IN తో భర్తీ చేయవచ్చని చెబుతుంది అయితే కరెంటు సోర్స్ IN అన్నది టెర్మినల్స్ ద్వారా ప్రవహించే షార్ట్ సర్క్యూట్ కరెంటు గా పరిగణించవచ్చు అలాగే రెసిస్టెన్స్ RNఅన్నది అన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ ను ఆఫ్ చేసినప్పుడు టెర్మినల్స్ యొక్క ఇన్పుట్ లేదా ఈక్వివలెంట్ రెసిస్టన్స్ మాత్రమే ఇక్కడ ఇండిపెండెంట్ సోర్సెస్ ను ఆఫ్ చేయటమంటే వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసి కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేయాలన్నమాట ఇప్పుడు మీరు నార్టన్ సిద్ధాంతాన్ని థెవెనిన్ సిద్ధాంతం తో పోల్చి చూస్తే థెవెనిన్ సిద్ధాంతంలో మనం VTh మరియు RTh విలువలను తెలుసుకొన్నాము అలాగే నార్టన్ సిద్ధాంతంలో మనం IN మరియుRN విలువలను తెలుసుకుంటాము అన్న మాట సరే ఇప్పుడు ఒక సరళమైన టూ టెర్మినల్ సర్క్యూట్ కొరకు నార్టన్ సిద్ధాంతాన్ని వర్తింపజేసి టెర్మినల్స్ a b ల వద్ద ఈక్వివలెంట్ నార్టన్ సర్క్యూట్ ఎలా కనుగొనాలో చూద్దాము కాబట్టి ఒకసారి థెవెనిన్ సిద్ధాంతాన్ని గుర్తు చేసుకొంటే మనం ఒక 2 టెర్మినల్ సరళ సర్క్యూట్ను దాని యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ అనగా వోల్టేజ్ VTh కి సిరీస్ లో రెసిస్టన్స్ RTh తో భర్తీ చేసాము తప్ప మరేమి కాదు ఇప్పుడు అదే విధంగా నార్టన్ సిద్ధాంతంవిషయంలో కూడా ఇవ్వబడిన సర్క్యూట్ను నార్టన్ రెసిస్టెన్స్ RNకు సమాంతరంగాకరెంటు సోర్స్ IN కలిగిన నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తో భర్తీ చేయాలన్నమాట ఇప్పుడు మనం థెవెనిన్ మరియు నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్లను గమనిస్తే రెండూ సుమారుగా ఒకే లాగా ఉన్నాయి అయితే మనం గతంలో తెలుసుకొన్న సోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనం వోల్టేజ్ సోర్స్ని కరెంటు సోర్స్ గా మార్చినప్పుడు ఏమి చేసాము వోల్టేజ్ సోర్స్ ని సిరీస్ లో గల RTh విలువ తో విభజిస్తే మనకు కరెంటు సోర్స్ విలువ లభించింది అంటే RThRN మరియు INVThRTh అని చెప్పవచ్చు కాబట్టి మీరు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గనక నిర్వహిస్తే థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ని నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ గా మార్చవచ్చని మీకు తెలుసు కాబట్టి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ పద్ధతి ద్వారా థెవెనిన్ రెసిస్టెన్స్ అంటే నార్టన్ రెసిస్టెన్స్ తప్ప మరొకటి కాదు అని చెప్పవచ్చు కాబాట్టి ఇవ్వబడిన నెట్వర్క్లో షార్ట్ సర్క్యూట్ పరీక్షను నిర్వహించి నార్టన్ ఈక్వివలెంట్ కరెంట్ ను కనుక్కొందాము అందుకోసం సర్క్యూట్ యొక్క రెండు టెర్మినల్స్ ను షార్ట్ సర్క్యూట్ చేసి షార్ట్ సర్క్యూట్కరెంట్ అనగా నార్టన్ కరెంట్ ను కనుగొందాము ఇప్పుడు మీరు నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ను గమనిస్తే రెసిస్టెన్స్ RN మరియు టెర్మినల్స్ a b ల ద్వారా ప్రవహించే షార్ట్ సర్క్యూట్ కరెంటు IN కలవు ఈ నార్టన్ సర్క్యూట్ ని మరియు ఇవ్వబడిన 2 టెర్మినల్స్ సరళ సర్క్యూట్ తో పోల్చి చూస్తే రెండింటిలోనూ కూడా టెర్మినల్స్ a b ల వద్ద వీటి V I లక్షణాలు ఒకే లాగా ఉన్నాయి కనుక రెండు దాదాపుగా సమానమే అన్నమాట కాబట్టి నార్టన్ కరెంటు IN విలువ టెర్మినల్స్ a b లు షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ప్రవహించే షార్ట్ సర్క్యూట్ కరెంట్ తప్ప మరొకటికాదు అని చెప్పవచ్చు వీటి విలువలు మనం గతంలో చెప్పుకొన్న వివిధ సర్క్యూట్ టెక్నిక్లు అయినటువంటి కిర్చాఫ్ వోల్టేజ్ లా కిర్చాఫ్ కరెంట్ లా ల సహాయంతో కనుగొనవచ్చు అలాగే థెవెనిన్ సిద్దాంతం లో రెసిస్టెన్స్ RTh మరియు నార్టన్ సిద్దాంతం లో నార్టన్ రెసిస్టెన్స్ RNవిలువలను కనుక్కోవడానికి కూడా అదే పద్ధతులు ఉపయోగించండి ఇప్పుడు నార్టన్ రెసిస్టెన్స్ కనుక్కోవటానికి థెవెనిన్ సిద్ధాంతం లో చెప్పుకున్నట్లుగా మన వద్ద రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఇవ్వబడిన నెట్వర్క్ లో ఎటువంటి ఆధారితమైన సోర్స్లు లేనప్పుడు మనం ఏమి చేయాలి అన్ని స్వతంత్రమైన సోర్స్లను ఆపివేయాలి ఇప్పుడు నార్టన్ రెసిస్టెన్స్RN విలువ టెర్మినల్స్ a b ల మధ్య కనిపించే నెట్వర్క్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ తప్ప మరొకటి కాదు అని మునుపటి చిత్రంలో చూశాము కాబట్టి మీరు టెర్మినల్స్ a b ల వద్ద ఇన్పుట్ రెసిస్టెన్స్ RN ని పొందుతారు తదుపరి సందర్భంలో ఒక వేళ ఇవ్వబడిన నెట్వర్క్ గనక ఆధారితమైన సోర్స్ లను కలిగి ఉంటె ఏమి చేయాలి అప్పుడు సర్క్యూట్ లో గల అన్ని ఆధారితమైన సోర్స్ లను అలాగే సర్క్యూట్ లో ఉంచి ఇతర స్వతంత్రమైన సోర్స్ లను ఆపివేయాలి అన్న మాట అయితే థెవెనిన్ సిద్ధాంతం లో కూడా ఆధారితమైన సోర్స్ లను ఆపివేయుట కుదరదు అని మనం తెలుసుకున్నాము ఎందుకంటె ఆధారిత సోర్స్ లు ఎల్లప్పుడూ కూడా కొన్ని సర్క్యూట్ వేరియబుల్స్ నియంత్రణలో ఉంటాయి కనుక కాబట్టి మనం ఆధారిత సోర్స్ లను నెట్వర్క్లో అలాగే ఉంచి మనకు అవసరమైన నార్టన్ కరెంట్ IN మరియు నార్టన్ రెసిస్టెన్స్ RN విలువలను తెలుసుకోవడానికి సర్క్యూట్లను పరిష్కరిద్దాము కాబట్టి ఇప్పుడు ఏమి చేద్దాము థెవినిన్ సిద్ధాంతం విషయంలో వలె టెర్మినల్స్ a b వద్ద వోల్టేజ్ v ని వర్తింపజెసి కరెంటు i0 విలువను కనుగొని తద్వారా రెసిస్టెన్స్ RNఅనగా RTh విలువను తెలుసుకొందాము కాబట్టి థెవెనిన్ రెసిస్టెన్స్ మరియు నార్టన్ రెసిస్టెన్స్ రెండూ ఒకే విధంగా ఉంటాయి అని చెప్పవచ్చు ఇప్పుడు థెవెనిన్ సర్క్యూట్ మరియు నార్టన్ సర్క్యూట్ మధ్య సన్నిహిత సంబంధాన్ని అర్థం చేసుకుందాం మనము థెవెనిన్ రెసిస్టెన్స్ మరియు నార్టన్ రెసిస్టెన్స్ రెండూ సమానమే అని తెలుసుకున్నాము అలాగే మనం చర్చించుకున్నట్టు గా సోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ ను వర్తింపజేస్తే నార్టన్ కరెంటు VThRTh తప్ప మరేమీ కాదు కాబట్టి థెవెనిన్ సిద్ధాంతం మరియు నార్టన్ సిద్ధాంతం రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని సోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ సహాయంతో మనం చెప్పవచ్చు కాబట్టి RTh అన్నది RN కి సమానమని మరియునార్టన్ కరెంట్ IN అన్నది VThRThకి సమానమని చెప్పవచ్చు కాబట్టి ఇది సోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు కూడా ఆంతే కాకుండా సోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ ను థెవెనిన్ నార్టన్ ట్రాన్స్ఫర్మేషన్ అని పిలవచ్చు కూడా ఇప్పుడు పై సంబంధం ప్రకారం మనం VTh IN మరియు RTh మూడు సంబంధం కలిగి ఉన్నాయని చెప్పచ్చు కాబట్టి థెవెనిన్ లేదా నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ను కనుగొనటానికి మనం మెష్ లేదా నోడల్ సర్క్యూట్ విశ్లేషణ సాంకేతికత సహాయంతో మాత్రమే కనుక్కోవచ్చు అన్న మాట కాబట్టి VTh IN మరియు RTh ల విలువలను తెలుసుకొందాము కాబట్టి మనం సాధారణంగా థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ విషయంలో అయితే టెర్మినల్ a b అంతటా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ను కనుగొంటాము అదే నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ విషయంలో అయితే టెర్మినల్స్ ab వద్ద షార్ట్ సర్క్యూట్ కరెంట్ను మరియు అన్ని స్వతంత్రమైన సోర్స్లు ఆఫ్ చేసి టెర్మినల్స్ ab ల వద్ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ను కనుగొంటామన్నమాట కాబట్టి RTh మరియు RN లు రెండూ సమానమే తప్ప మరేమీ కాదు కాబట్టి మనకు తెలియనటువంటి మూడు VTh IN and RTh లు తెలుసుకోవడం కోసం ముందుగా రెండింటి విలువలు తెలుసుకొని మూడవ విలువ కోసం ఓహ్మ్స్ ని వినియోగిద్దాము ఇప్పుడు మనకుటెర్మినల్స్ ab ల అంతటా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అయిన VTh లభించింది అలాగే టెర్మినల్స్ ab లను షార్ట్ సర్క్యూట్ చేయగా వాటి ద్వారా ప్రవహించే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనగా నార్టన్ కరెంట్ లభిస్తుంది మరియు నార్టన్ రెసిస్టెన్స్ కు సమానమైనటువంటి థెవెనిన్ రెసిస్టెన్స్ RTh అన్నది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ను షార్ట్ సర్క్యూట్ కరెంట్ తో భాగిస్తే లభిస్తుంది అన్నమాట కాబట్టి టెర్మినల్ ab ల వద్ద మనం చేసిన ఓపెన్ సర్క్యూట్ మరియు షార్ట్ సర్క్యూట్ పరీక్ష లు రెండూ కూడా కనీసం ఒక్కటైనా స్వతంత్రమైన సోర్స్ ని కలిగి ఉన్న సర్క్యూట్ యొక్క థెవెనిన్ లేదా నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను కనుగొనవచ్చని సారాంశంలో చెప్పవచ్చు కాబట్టి ఇది అవసరం ఎందుకంటే మనం థెవెనిన్ సిద్ధాంతం గురించి చెప్పుకునేటప్పుడు ఆధారితమైన సోర్స్ లను అలాగే సర్క్యూట్ లో ఉంచి వేసినా సరే స్వతంత్రమైన సోర్స్ లు గనుక లేకపోతే VThవిలువను కనుగొనలేమని తెలుసుకున్నాము కాబట్టి అదే విధంగా ఈ సందర్భంలో మన వద్ద డిపెండెంట్ సోర్స్ ఏమీ లేనప్పుడు మరియు సర్క్యూట్లో ఎటువంటి స్వతంత్రమైన సోర్స్ కూడా లేదు గనక కరెంట్ INవిలువను మనం స్థిరీకరించలేము కాబట్టి థెవెనిన్ మరియు నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కనుగొనుటకు కనీసం ఒక్కటైనా స్వతంత్రమైన సోర్స్ ఉండాలి అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి అన్న మాట ఇప్పుడు ఒక ఉదాహరణ సహాయంతో భావనను అర్థం చేసుకుందాం చిత్రంలో ఇవ్వబడిన సర్క్యూట్ కు మనం నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను కనుగొందాము ముందుగా వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ మరియు కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేసి థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లో ఏ విధంగా అయితే రెసిస్టెన్స్ విలువను కనుగొంటారో అదే విధంగా నార్టన్ రెసిస్టెన్స్ విలువను కూడా తెలుసుకోవచ్చు అన్నమాట కాబట్టి నవీకరించబడిన సర్క్యూట్ లో వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయుట మరియు కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేయుట చిత్రంలో మీరు చూడవచ్చు ఇంకా సర్క్యూట్ లో 8 ohm 5 ohm 8 ohm 4 ohm నాలుగు రెసిస్టెన్స్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ రెసిస్టెన్స్ ల కలయిక మీరు గమనిస్తే టెర్మినల్స్ a b అంతటా ఇన్పుట్ రెసిస్టెన్స్ అన్నది నార్టన్ రెసిస్టెన్స్ లేక థీవెనిన్ రెసిస్టెన్స్ అని చెప్పవచ్చు వీటిని పరిష్కరిస్తే మనకు RN5848520 205254 లభిస్తుంది అన్న మాట ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కరెంట్ ను ఎలా కనుక్కోవాలో చూద్దాము ముందుగా టెర్మినల్స్ a b లను షార్ట్ సర్క్యూట్ చేసి వాటి ద్వారా ప్రవహించే షార్ట్ సర్క్యూట్ కరెంట్ను కనుగొందాము ఇది నార్టన్ కరెంట్ తప్ప మరొకటి కాదు సరే మనము టెర్మినల్స్ a b లను షార్ట్ సర్క్యూట్ చేసాము గమనించండి ఇప్పుడు టెర్మినల్స్ ab లను షార్ట్ సర్క్యూట్ చేసిన తరువాత జాగ్రత్తగా గమనిస్తే 5ohm రెసిస్టెన్స్ అన్నది షార్ట్ సర్క్యూట్ వైర్తో సమాంతరంగాఉండటం వలన ఈ 5 ohm రెసిస్టెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ గా వ్యవహరిస్తుందన్నమాట అంటే ఈ 5 ohm రెసిస్టెన్స్ నుమనం విస్మరించవచ్చు అందువలన మనకుసర్క్యూట్ లో అనుసంధానించబడిన మెష్లు రెండు మాత్రమే మిగిలి ఉంటాయి ఇది మెష్ కరెంట్ i1 ని చెప్పండిమరియు ఇది మెష్ కరెంట్i2 ఈ కరెంట్ i2 అన్నది 4 ohm 8 ohmద్వారా మరియు షార్ట్ సర్క్యూట్ వైర్ ద్వారాను అలాగే 8 ohm మరియు 12 V సోర్స్ద్వారా ప్రవహిస్తుంది అన్న మాట ఇక్కడ మన వద్ద సర్క్యూట్ లో రెండు మెష్ లు ఉన్నాయి మీరు మొదటి మెష్ ను గమనిస్తే ఇందులో ఒక 2A కరెంట్ సోర్స్ ఉండటం వలన ఈ మెష్ యొక్క కరెంటు i1 విలువ 2A అని సులభంగా చెప్పవచ్చు తరువాత మీరు కరెంట్ i2 విలువను తెలుసుకోవడం కోసం మెష్ సమీకరణాన్ని వ్రాస్తే 20i2 4i1 120 లభిస్తుందన్నమాట ఇప్పటికే మనం i1 విలువ తెలుసుకొన్నాము గనక షార్ట్ సర్క్యూట్ కరెంటు మరియు నార్టన్ కరెంటు అయినటువంటి i2 విలువ 1A గా లభిస్తుంది కాబట్టి మనకు లభించిన నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది టెర్మినల్స్ a b అలాగే 4 ohm రెసిస్టెన్స్ మరియు 1 A కరెంటు సోర్స్ కలిగి ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా ఈ నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లో షార్ట్ సర్క్యూట్ లేనప్పుడు 4 ohm రెసిస్టెన్స్ కి సమాంతరంగా 1 A సోర్స్ కలిగి ఉంటుంది అయితే ఈ నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ యొక్క నార్టన్ కరెంటు ప్రవాహాన్ని మనం థెవెనిన్ వోల్టేజ్ విలువను థెవెనిన్ రెసిస్టెన్స్ తో విభజించుట ద్వారా కూడా పొందవచ్చు కాబట్టి మనం ఏమి చేయాలి థెవినిన్ సిద్ధాంతం ద్వారా పొందిన జ్ఞానాన్ని ఉపయోగించి టెర్మినల్స్ ab అంతటా గల ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ తెలుసుకోవాలన్నమాట కాబట్టి మళ్ళీ చిత్రాన్ని గమనిస్తే ఇక్కడ మనం థెవెనిన్ రెసిస్టెన్స్ యొక్క విలువను కనుక్కోవడం లేదు ఎందుకంటే థెవెనిన్ రెసిస్టెన్స్ విలువ అన్నది మనకు లభించిన నార్టన్ రెసిస్టెన్స్ యొక్క 4 ohm విలువకు సమానమే కాబట్టి ఇప్పుడు మనం చేయవలసినది ఏమిటంటే థెవెనిన్ వోల్టేజ్ విలువ అనగా టెర్మినల్స్ ab అంతటా గల ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ విలువను కనుక్కోవాలన్నమాట మీరు గమనిస్తే సర్క్యూట్లో రెండు మెష్ లు ఉన్నాయి మెష్ కరెంట్ లు i3 అని i4 అనుకొంటే i3యొక్క విలువ 2A అని చెప్పవచ్చు ఇప్పుడు i4 విలువ ను తెలుసుకొందాము అందుకోసం 12 V వద్ద ప్రారంబిస్తే కరెంటు i3యొక్క దిశ ను బట్టి చుస్తే మీరు మైనస్ నుండు ప్లస్ వైపు వెళుతున్నారు అలాగే నాలుగు రెసిస్టెన్స్ లు ఉన్నాయి కరెంటు i2 మరియు i1లు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి కరెంటు i3 మరియు i4లు ఈ దిశలోఉన్నప్పుడు మనం సమీకరణం వ్రాస్తే 4i3అన్నది ఒక భాగంగా పొందుతాము ఆపై మనం గుణించిన అన్ని రెసిస్టన్స్ లను కూడిక చేసి గుణిస్తే 25i4 లభిస్తుంది కాబట్టి ఈ మెష్ లో మనకు 25i4 4i3 120 సమీకరణ లభిస్తుందన్నమాట మనకు i3 విలువ తెలుసు కాబట్టి ఆ విలువను ఈ సమీకరణం లో ప్రతిక్షేపిస్తే i4 0 8 A లభిస్తుంది ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ విలువ ఎంత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ విలువ vocఅన్నది 5i4 అవుతుంది అంటేఇదిమన థెవినిన్ వోల్టేజ్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు మనం థెవెనిన్ వోల్టేజ్ మరియు థెవెనిన్ రెసిస్టెన్స్ రెండూ కనుగొన్నాము కాబట్టి INVThRTh అనే ఫార్ములాను ఉపయోగించినార్టన్ కరెంట్ విలువను 1A గా మళ్ళీ పొందుతామన్నమాట ఈ విలువా అలాగే మనం ఇంతకుముందు నార్టన్ సిద్ధాంతాన్ని నేరుగా అనువదించినప్పుడు లభించిన విలువ రెండు సమానమని గమనిస్తే మనం థెవెనిన్ సిద్ధాంతం మరియు నార్టన్ సిద్ధాంతం రెండూ ఒకదానికొకటి ద్వంద్వ మైనవి అని చెప్పవచ్చు కాబట్టి సోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ ను ఉపయోగించి సులభంగా నార్టన్ నుండి థెవెనిన్ మరియు థెవెనిన్ నుండి నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్లు మార్చవచ్చు అన్న మాట కాబట్టి చివరగా మనకు 4 ohm రెసిస్టెన్స్ తోసమాంతరంగా 1A కరెంటు సోర్స్ గల నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లభించింది అన్నమాట ఇప్పుడు మరొక ఉదాహరణను చూద్దాం చిత్రంలో ఇవ్వబడిన సర్క్యూట్కు నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను కనుగొందాము ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే 4A కరెంట్ సోర్స్ అన్నది రెండు మెష్లకు కామన్ గా ఉండటం వలన మనం ఏమి చేయగలం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ పద్ధతిని ఉపయోగించి నార్టన్ కరెంటు విలువలను తెలుసుకోవచ్చు కాబట్టి ముందుగా టెర్మినల్స్ a b ల వద్ద ఇన్పుట్ రెసిస్టెన్స్ అనగా నార్టన్ రెసిస్టెన్స్ విలువ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనం ఏమి చేయాలి వోల్టేజ్ సోర్స్ ను షార్ట్ సర్క్యూట్ మరియు కరెంటు సోర్స్ ను ఓపెన్ సర్క్యూట్ చేయడం ద్వారా ఈ విధంగా సర్క్యూట్ ను పొందుతాము టెర్మినల్స్ ab లు ఇక్కడ చూడవచ్చు సర్క్యూట్ లో సిరీస్ లో రెండు 3 ohm రెసిస్టెన్స్ లు వాటికి సమాంతరంగా ఒక 6ohm రెసిస్టెన్స్ ఉంటాయన్నమాట అంటే చివరిగా మనకు 6 ohm రెసిస్టన్స్ కు సమాంతరంగా మరొక 6 ohm రెసిస్టన్స్ లభించింది కాబట్టి నార్టన్ రెసిస్టెన్స్ RNవిలువ మనకు 3 ohm లభిస్తుందన్నమాట ఇప్పుడు తదుపరి పని నార్టన్ కరెంట్ విలువను తెలుసుకోవడం ఇప్పుడు నార్టన్ కరెంట్ ను కనుక్కోవటానికి టెర్మినల్స్ a b ల ను షార్ట్ సర్క్యూట్ చేద్దాము ఫలితంగా సర్క్యూట్ నందు షార్ట్ సర్క్యూట్ కరెంట్ isc వర్తింప చేయబడుతుంది టెర్మినల్ a b లు షార్ట్ సర్క్యూట్ చేయగానే వాటికి సమాంతరంగా ఉన్న 6 ohm రెసిస్టన్స్ అసంబద్ధం అయిపోతుంది కాబట్టి సర్క్యూట్ లో కేవలం 4A కరెంట్ సోర్స్ 3 ohm రెసిస్టెన్స్ మరియు 3 ఓం రెసిస్టెన్స్తో సిరీస్లో 15 V వోల్టేజ్ సోర్స్ కలవన్నమాట ఇప్పుడు సర్క్యూట్ లోని ఈ ప్రత్యేక విభాగాన్ని చూస్తే ఒక 15 V వోల్టేజ్ సోర్స్ తో సిరీస్ లో 1 ohm రెసిస్టెన్స్ ఉన్నాయి వీటికి సోర్స్ ట్రాన్స్ఫార్మేషన్ ను వర్తిస్తే కరెంటు సోర్స్ కి సమాంతరంగా రెసిస్టెన్స్ లభిస్తుంది ఈ కరెంటు సోర్స్ యొక్క విలువ అన్నది 15 V ను 3 ohm తో భాగిస్తే లభించే 5A అన్న మాట అలాగే సమాంతరంగా రెసిస్టన్స్ 3 ohm అవుతుంది ఇప్పుడు మన వద్ద సర్క్యూట్ లో ఒక 5A కరెంటు సోర్స్ దానికి సమాంతరంగా 3 ohm రెసిస్టన్స్ ఉన్నాయి మరొక 3 ohm రెసిస్టన్స్ అటు వైపు టెర్మినల్స్ ab లు కలవు ఇప్పుడు సర్క్యూట్ లో మీరు గమనిస్తే సమాంతరంగా గల రెండు కరెంటు సోర్స్ లను జోడిస్తే మొత్తం 9A కరెంటు సోర్స్ లభిస్తుంది దీనికి సమాంతరంగా 3 ohm రెసిస్టెన్స్ కలదు ఈ రెండిటికి సిరీస్ లో ఒక 3 ohm కలదు ఆపై కుడి వైపు టెర్మినల్స్ ab వద్ద షార్ట్ సర్క్యూట్ కలదు ఈ విధంగా లభించిన సర్క్యూట్ను తిరిగి వోల్టేజ్ సిరీస్ రెసిస్టెన్స్ కలయిక లోకి మార్చగలమని మనకు తెలుసు కాబట్టి ఏమి జరుగుతుంది మళ్ళీ ఈ కరెంటు సోర్స్ సమాంతర రెసిస్టెన్స్ కలయిక ను వోల్టేజ్ సిరీస్ రెసిస్టెన్స్ కలయిక లోకి మారిస్తే ఫలితంగా 9A ని 3 ohm తో గుణించటం ద్వారా 27 V వోల్టేజ్ సోర్స్ సిరీస్లో 3 ohm రెసిస్టెన్స్ లభించాయన్నమాట వీటికి సిరీస్ లో 3 ohm రెసిస్టెన్స్ కలిగి ఉంది

ఆపై మీరు టెర్మినల్ ab ను షార్ట్ సర్క్యూట్ చేసారు ఇప్పుడు సర్క్యూట్ చాలా సరళంగా మారింది మరియు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ విలువను సర్క్యూట్ నుండే పొందవచ్చు అదెలాగంటే 27 V వోల్టేజ్ సోర్స్ ను 6 ohm రెసిస్టెన్స్ చే భాగిస్తే మనకు 4 5 A కరెంటు లభిస్తుంది ఇప్పుడు మనకు నార్టన్ కరెంట్ అనగా షార్ట్ సర్క్యూట్ కరెంట్ 4 5A లభించింది కాబట్టి నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లో మనకు 4 5A కరెంటు సోర్స్ మరియు దానికి సమాంతరంగా టెర్మినల్స్ ab ల వద్ద 3 ohm కలిగి ఉంటుంది అన్న మాట ఇంతటితో నేటి సెషన్ను ముగిద్దాము నీటి సెషన్లో మనం స్వతంత్రమైన వోల్టేజ్ మరియు కరెంటు సోర్స్ లు సర్క్యూట్ లో కలిగి ఉన్నప్పుడు నార్టన్ సిద్ధాంతాన్ని ఎలా వర్తింపచేయాలో తెలుసుకున్నాము కాబట్టి తదుపరి తరగతి లోను నార్టన్ సిద్ధాంతం గురించిన చర్చను కొనసాగిద్దాం మరీ ప్రత్యేకంగా సర్క్యూట్లో ఆధారతమైన సోర్స్ లు కలిగి ఉన్నప్పుడు సర్క్యూట్లను ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాము ధన్యవాదములు